రెండవ వారపు ఐదవ భాగానికి స్వాగతం ఇంతకుముందు విభాగంలో ముఖకవళికల ప్రాముఖ్యత మరియు సరికొత్త సాంకేతిక అభివృద్ధితో దాని సంబంధాలను చర్చించాము పికార్డ్ అభివృద్ధి చేయబడ్డాయి మరియు అవి ఇప్పటికీ వైవిధ్యభరితమైన మార్గాల్లో అభివృద్ధి చేయబడుతున్నాయి ముఖకవళికలను గుర్తుపట్టే విషయంలో ఒక ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన అంశం సూక్ష్మ వ్యక్తీకరణల కు సంబంధించి మన అవగాహనపై ఆధారపడి ఉంటుంది ముఖముపై నశ్వరమైన పద్ధతిలో కనిపించే వ్యక్తీకరణలను సూక్ష్మ వ్యక్తీకరణలు అని అంటాము అవి అరక్షణం నుండి నాలుగు క్షణాల వరకూ ఉంటాయి మరియు కొంతమంది పరిశోధకుల ప్రకారం కొన్నిసార్లు ఈ సూక్ష వ్యక్తీకరణలు అంతకన్నా తక్కువసేపు ముఖం మీద కనిపిస్తాయి ఉదాహరణకు కొంతమంది ఇవి అరక్షణం నుండి రెండు క్షణాల వరకూ ఉంటాయి అంటే ఇంకొంతమంది అంతకన్నా తక్కువ సమయం కనబడతాయని సూచించారు మనం ఇంతకుముందు భాగంలో అధ్యయనం చేసినట్టు స్థూల వ్యక్తీకరణలు లేదా సాధారణ వ్యక్తీకరణలు అనేవి మన ముఖం మీద కనపడే మామూలు భావాలు ఈ వ్యక్తీకరణలు మనం మాట్లాడుతున్న విషయానికి మరియు మన గొంతులో స్వరానికి కట్టుబడి ఉంటాయి ఇవి సహజంగా మనుషులు గుర్తించి అర్థం చేసుకునేవి గా ఉంటాయి మరియు కమ్యూనికేషన్ కు మూలంగా పనిచేస్తాయి వీటిని సాధారణంగా ఎవరైనా అర్థం చేసుకోగలరు అంతేకాక ఈ వ్యక్తీకరణలు పునరావృత సామర్థ్యం కలిగి ఉంటాయి ఇంకొకవైపు సూక్ష్మ వ్యక్తీకరణలు మాట్లాడుతున్న వ్యక్తి దాచాలి అని చూసే భావాలను మరియు బహిర్గతం చేయకూడదనుకున్న భావోద్వేగాలను సూచిస్తాయి అందువల్ల అవి వ్యతిరేక లేక అణచివేత భావాలను ప్రదర్శిస్తాయి అదే సమయంలో ఈ సూక్ష్మవ్యక్తీకరణలను రహస్యంగా ఉంచాలని ప్రయత్నించటం చాలా కష్టతరమైన విషయమని మనం గ్రహించాలి సూక్ష్మ వ్యక్తీకరణలు మన మనసులో ఒకేసారి రెండు విరుద్ధమైన భావాలు ఉన్నప్పుడు సంభవిస్తాయి ఒకటి స్వచ్ఛందమైన రెండవది అసంకల్పితమైన భావవ్యక్తీకరణ అయ్యే అవకాశం ఉంది ఈ ప్రతిస్పందనలు పరస్పర విరుద్ధమైనవి ఉదాహరణకు మనకు మనసులో కోపం ఉన్నా బయటకు ఆనందాన్ని మరియు ప్రశంసను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఒక భావోద్వేగాన్ని మనం అణచివేస్తున్నట్టుగా గమనించవచ్చు ఈ భావోద్వేగాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి మరియు చేతనావస్థ లేక స్థూలవ్యక్తీకరణలు ఆనందం మరియు ప్రశంస యొక్క వ్యక్తీకరణలను నకలు తీయటానికి ప్రయత్నం చేస్తాయి మరొక చేతి వైపు సూక్ష్మ వ్యక్తీకరణలు మన నిజమైన భావోద్వేగ పరిస్థితిని నశ్వరమైన పద్ధతిలో సంభవించడం ద్వారా క్లుప్తంగా తెలుపుతాయి కాబట్టి చూస్తున్న వ్యక్తికి లేక మాట్లాడుతున్న వ్యక్తికి వీటిని అర్థం చేసుకోవడం లేదా దాచటం చాలా కష్టతరం ఈ సూక్ష్మ వ్యక్తీకరణలను తెలుసుకోవటం ఇంకా రహస్యంగా ఉంచటం కష్టమైనా మనం వీటిని సరిగ్గా చదవగలిగితే పరస్పర చర్యను సముచితమైన పద్ధతిలో అర్థం చేసుకోగలము సూక్ష్మ వ్యక్తీకరణలను గ్రహించగలిగే శక్తి మనం ఉండే క్లిష్టమైన భావోద్వేగ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ ఆలోచన యొక్క ఆసక్తికరమైన చర్చను ఈ వీడియోలో చూద్దాం మీ చుట్టూ ఉన్న మనుషులు ఎలా అనుభూతి చెందుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా సూక్ష్మవ్యక్తీకరణలు మనం ఉంటున్న క్లిష్టమైన భావోద్వేగ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు సహాయపడే కీలకమైన అంశాలు ఇటీవల పరిశోధనలు మనుషులు వారి వృత్తులలో సాధించే విజయంపై ఎమోషనల్ ఇంటలిజెన్స్ లో ఒక ముఖ్యమైన భాగం ఇది ఇతరులతో మరింత మెరుగ్గా మాట్లాడటానికి అర్థవంతమైన బంధాలను స్థాపించడానికి మరియు సంబంధాలను పెంచుకోవడానికి తోడ్పడుతుంది అసలు ఈ సూక్ష్మ వ్యక్తీకరణలు అంటే ఏవి మనుషులు ఆపత్కాల పరిస్థితులలో ఉన్నప్పుడు వారు కష్టపడి అణచుకోవడానికి ప్రయత్నించే రహస్య భావోద్వేగాల సంకేతాలు బయటకు రావడం ఇవి సాధారణంగా అర క్షణం కన్నా తక్కువ ఉంటాయి పరిశోధకులు జాతి సంస్కృతి వయసు లేక లింగం అన్న తేడా లేకుండా అందరూ ఒకే విధంగా వ్యక్తీకరించే ఏడు సార్వత్రిక భావోద్వేగాల ముఖ వ్యక్తీకరణలను సూచించారు అంతేకాక సాపేక్షంగా ఈ వ్యక్తీకరణలను గుర్తించేందుకు మనుషులకు శిక్షణ ఇవ్వచ్చునని పరిశోధనలు తెలిపాయి సూక్ష్మ వ్యక్తీకరణ అనే పదం మరియు దాని వెనుక ఉన్న ఆలోచన " లై టు మీ" ద్వారా ప్రజాదరణ పొందింది ఇది 2009 జనవరిలో యొక్క ఇతర అంశాల సహాయంతో సూక్ష్మ ముఖ కవళికల అర్ధాలను తెలుసుకోవడం " లై టు మీ" జనాలలో సూక్ష్మ వ్యక్తీకరణ యొక్క ఆలోచనను వ్యాప్తిలోకి తెచ్చాయి ఒక వణుకు ఒక రెప్ప పాటు ఒక ఈడ్పు కాబట్టి కింద రెప్పలు పైకి లేస్తాయి చాలామంది మనుషులు వీటిని ఏమాత్రం గమనించరు కానీ డాక్టర్ కాల్ లైట్మ్యాన్ తో మాత్రం ఇవి అతనికి కావలసిన ప్రతి విషయాన్ని చెబుతాయి నువ్వు ఒక నేరాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా మోసాన్ని గుర్తించటంలో అతను ప్రపంచంలో కెల్లా పెద్ద అధికారి ప్రెసిడెంట్ ప్రత్యేకించి నీ గురించి అడిగారు నువ్వు నీ వృత్తిలో అబద్ధం చెబుతున్నప్పుడు నేను కనిపెట్టగల నన్న విషయం నీకు తెలుసు కదా ప్రత్యేకంగా ఎంపిక చేసిన నిపుణుల బృందంతో వారు నేరాలను పరిష్కరించే శాస్త్రాన్ని పరిపూర్ణం చేశారు నువ్వు ఊపిరిని బిగపడుతున్నావు నువ్వు ఏదో దాస్తున్నావు అబద్ధం చెప్పడం నువ్వు అబద్ధం చెబితే నాకు తెలిసి పోతుంది మానవ ముఖంపై భావోద్వేగాల వ్యక్తీకరణల అధ్యయనాలు వివిధ జాతి శాస్త్రవేత్త మరియు ప్రవర్తనా శాస్త్రవేత్తల కమ్యూనికేషన్ అనే పేరును సూచించారు తరువాత కాలంలో పాల్ ఎక్మాన్ లో మొదటిసారిగా ఈ పదాన్ని వాడారు 2009 లో ఈ పుస్తకం యొక్క సవరించిన ప్రచురణ విడుదలైనప్పుడు అందులో ఈ సూక్ష్మ వ్యక్తీకరణల కు సంబంధించి అతను కనుగొన్న అంశాలను చర్చించారు పాల్ ఎక్మాన్ వంటి వ్యక్తుల మోసపూరిత వ్యూహాల గుర్తులను కనుగొన్నారు అంతేకాక స్థూల మరియు సూక్ష్మ వ్యక్తీకరణలలో భేదాలను తెలుసుకోవడానికి అనేక స్వతంత్ర వ్యక్తులు చిన్నపాటి మోసగాళ్లు ఇంకా వ్యభిచారుల యొక్క మోసపూరిత ప్రవర్తన ప్రవర్తనని గమనించడం మొదలుపెట్టారు అతని అధ్యయనం అబద్ధం రూపంలో ఎలా మారుతుందో ఇంకా ఇతర తప్పుడు సమాచారాలతో భిన్నంగా ఎలా ఉంటుందో వర్ణిస్తుంది ఒక వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ స్వరం మరియు ప్రత్యేకించి ముఖకవళికలు అబద్ధాన్ని ఎలా పట్టిస్తాయో ఇంకా ఈ సూక్ష్మ వ్యక్తీకరణలకు స్పందించే మనుషులు ఈ అబద్ధాలను ఎలా అర్థం చేసుకుంటారో అతను దగ్గరగా గమనించారు అయినా ఒక వ్యక్తి నిపుణులు గుర్తు పట్టకుండా తప్పించుకోవచ్చు ఉదాహరణకు పోలీసుల దగ్గర నుండి జడ్జీలు అనేక ఇతర చట్టాన్ని అమలు చేసే ప్రతినిధుల వద్దనుండి అంతేకాక మెకానికల్ లై డిటెక్టర్స్ కు మరియు ఇతరుల ప్రవర్తనలలో మోసాన్ని గుర్తుపట్టేందుకు ఈ బహిర్గతను గుర్తించడాన్ని నేర్చుకోవటం చాలా అవసరం ఈ జాబితా స్థూల మరియు సూక్ష్మ వ్యక్తీకరణలలో తేడాలను సూచిస్తుంది స్థూల వ్యక్తీకరణలు సహజ లేక సాధారణ ముఖకవళికలు వీటితో పోలిస్తే సూక్ష్మ వ్యక్తీకరణలు చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకోబడేవి లేక పూర్తిగా గమనించబడనివి ఏ వ్యక్తి అయినా స్థూల మరియు సూక్ష్మ వ్యక్తీకరణలో తేడాలను గమనించి సూక్ష్మ వ్యక్తీకరణ యొక్క ప్రాముఖ్యతను లేక అర్ధాన్ని విస్మరించలేరు స్థూల వ్యక్తీకరణలు కొన్ని క్షణాల పాటు మన ముఖం మీద కనబడతాయి కాబట్టి చాలామంది సులువుగా వాటిని అర్థం చేసుకోగలరు వీటికి విరుద్ధంగా సూక్ష్మ వ్యక్తీకరణలు క్షణంలో సగ భాగం మాత్రమే కనపడతాయి కనుక వీటిని గుర్తుపట్టటం చాలా కష్టం స్థూల వ్యక్తీకరణలు మనం మాట్లాడుతున్న విషయం యొక్క భావంతో వాటికి అనువైన ముఖకవళికల తో ఇంకా గొంతు యొక్క స్వరంతో సరి పడతాయి కానీ సూక్ష్మ వ్యక్తీకరణలు తెలియకుండానే దాగి వున్న భావోద్వేగాలను ప్రదర్శిస్తాయి సూక్ష్మ ముఖకవళికలను అర్థం చేసుకోవటం మన రోజువారీ జీవితంలో ఉపయోగకరం బాడీ లాంగ్వేజ్ ను అర్థం చేసుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క నిజమైన ఉద్దేశాన్ని తెలుసుకోగలిగినప్పుడు సూక్ష్మ వ్యక్తీకరణలు మరియు వాటి అవగాహన ఈ నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తాయి సూక్ష వ్యక్తీకరణలు భావోద్వేగాల లీకేజీలు ముఖం యొక్క ఒక ప్రాంతంలో అత్యంత సూక్ష్మంగా లేదా చాలా త్వరగా వ్యక్తీకరణ రూపంలో మొత్తం ముఖం అంతటా ఒక వెలుగు లాగా ప్రతిబింబిస్తాయి ఇవి మన భావోద్వేగ అవగాహనను పెంచుతాయి ఇంకా అబద్ధాలను మరియు మోసాలను గుర్తు పట్టటానికి సహాయపడతాయి శబ్ద సంకేతాలకు భిన్నంగా సూక్ష్మ వ్యక్తీకరణలకు కొన్ని విశ్వవ్యాప్తతలు ఉన్నాయి పాల్ ఎక్మాన్ కూడా తమ శిక్షణా కార్యక్రమాలను మొదలుపెట్టారు మనుషులకు సూక్ష్మ వ్యక్తీకరణలను గమనించడానికి మరియు అర్థం చేసుకోవడానికి శిక్షణ ఇచ్చే ఒక గంట స్వీయ బోధనా కార్యక్రమాన్ని ఆయన అభివృద్ధి చేశారు సూక్ష్మ వ్యక్తీకరణలను అర్థం చేసుకోవటం సహాయకారి మరియు ఉపయోగకరం అయినప్పటికీ మన మొఖం మీద కనపడే ఒక ఒంటరి స్థూల లేక సూక్ష్మ వ్యక్తీకరణ సందర్భానుసారం వచ్చే పదం లాంటిదని మనం గ్రహించాలి ఒక పదానికి అనేక అర్థాలు ఉండవచ్చు కాబట్టి ఆ పదం యొక్క సరైన అర్థం తెలుసుకోవాలంటే ఆ సందర్భాన్ని కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అదేవిధంగా సూక్ష్మ వ్యక్తీకరణలను లేక ఇతర స్థూల ముఖ కవళికలను విపరీతంగా చదవడానికి ప్రయత్నించకూడదు సూక్ష్మ వ్యక్తీకరణలు వివిధ మార్గాలలో మరింత వర్గీకరించబడ్డాయి విస్తారంగా అవి మూడు విభాగాలుగా విడదీయబడ్డాయి సిమ్యులేటెడ్ మాదిరిగా ఉంటాయి ఇది వ్యక్తీకరణలో సంక్షిప్తమైన మెరుపులా కనపడి వెంటనే ముఖం తిరిగి దాని మామూలు స్థితికి చేరుకుంటుంది నిజమైన వ్యక్తీకరణ అణచివేయబడి మరియు ముఖాన్ని తటస్థంగా ఉంచినపుడు ఒక న్యూట్రలైజ్డ్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది ఈ విధమైన సూక్ష్మ వ్యక్తీకరణను సులువుగా గమనించ లేము చాలామంది పూర్తిగా దీన్ని విస్మరించే అవకాశం ఉంది ముసుగు వేయబడిన వ్యక్తీకరణ మనుషులు మాత్రమే ఈ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సూక్ష్మ వ్యక్తీకరణలను స్వచ్ఛందంగా మరియు అసంకల్పితంగా కూడా నియంత్రించవచ్చు ముఖకవళికలను కూడా కొన్నిసార్లు నియంత్రించవచ్చు కొంతమంది వ్యక్తులు పుట్టుకతోనే వారి భావోద్వేగాలను నియంత్రించగలిగే సామర్ధ్యంతో పుడతారు ఉదాహరణకు అబద్ధాలను ఒక రోగ లక్షణం గా కలిగిన కొంతమంది వారి చిన్నతనములో చిన్న చిన్న అబద్ధాల తో తప్పించుకుని పెద్దయిన తరువాత మోసం లో నైపుణ్యాన్ని సంపాదిస్తారు మరికొంతమంది వ్యక్తులు ఈ సూక్ష్మ వ్యక్తీకరణలను నియంత్రించడానికి శిక్షణ పొందుతారు అయితే మనలాంటి మామూలు వృత్తులలో ఉండే వ్యక్తులకు మాత్రం వీటిని నియంత్రించడం చాలా కష్టం కొన్నిసార్లు కొంతమంది వ్యక్తీకరణలను మరియు భావోద్వేగాలను అనుకరించడాన్ని మనం గమనించవచ్చు వారు ఒక భావోద్వేగాన్ని అనుభవిస్తున్నారు అనే అభిప్రాయాన్ని సృష్టించడానికి ప్రయత్నించవచ్చు గాని నిజానికి వారికి అటువంటి అనుభూతి ఉండే అవకాశం తక్కువ ఉదాహరణకు ఒక వ్యక్తి భయమనే భావోద్వేగాన్ని వ్యక్తీకరించవచ్చు గాని నిజానికి అతనికి ఎటువంటి భయమూ లేకపోవచ్చు లేదా మనసులో మరొక భావన ఉండి ఉండవచ్చు ఎక్మాన్ ఎక్కువ సమయం కనిపించినా సంపూర్ణమైనవి కావు మన ముఖంలో భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాన్ని నేర్చుకోవటానికి చాలా కారణాలు ఉంటాయి ఉదాహరణకు సమాజ సాంస్కృతిక మర్యాదలు లేక కుటుంబంలో లేదా చిన్న సమాజంలో పాటించే వ్యక్తిగత నియమాలు కావచ్చు చాలా సమాజాలు యుక్త వయసు గల మగ పిల్లలు మరియు ఆడపిల్లలలో కొన్ని ప్రత్యేకమైన ప్రవర్తనలను ప్రోత్సహిస్తారు కొన్ని సంఘాలలో చిన్నవయసులో ఉన్న అబ్బాయిలను లిటిల్ మెన్ అని సంబోధించి వారు దుఃఖాన్ని మరియు భయాన్ని వ్యక్తీకరించకూడదని సూచిస్తారు అలాగే అమ్మాయిలు గట్టిగా మాట్లాడకూడదని మరియు ఆవేశాన్ని చూపించకూడదని నేర్పిస్తారు అలాగే ఇంకొన్ని ప్రదర్శన నియమాలు వ్యక్తిగతంగా ఉంటాయి ఇవి ప్రత్యేకించి కొన్ని కుటుంబాల లేదా చిన్న సామాజిక సమూహాల యొక్క ప్రాధాన్యతల మరియు స్వభావాల ఫలితాలు ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక చిన్న పిల్ల వానికి తండ్రిని ఎదిరించ కూడదు అని ఇంకా నిరాశ పడినప్పుడు బాధను ప్రదర్శించకూడదు అని నేర్పిస్తారు ఈ ప్రదర్శన నియమాలు సాంస్కృతిక మైనవి లేదా వ్యక్తిగతమైనవి ఏమైనా సరే సాధారణంగా చాలా చిన్న వయస్సు నుండే నేర్పించడం మొదలుపెడతారు ఉదాహరణకు పరిశోధకుల ప్రకారం చిన్న పిల్లలు మూడు సంవత్సరాలు రాక మునుపే లింగ సంబంధిత నియమాలను గ్రహిస్తారు కాబట్టి ముఖకవళికలను నియంత్రించే విషయంలో ఈ సమాజ మర్యాదలు మరియు కుటుంబ వాతావరణాలు స్వయంచాలకంగా ఆదేశాలను జారీ చేస్తాయి మరియు తెలియకుండానే మనం వీటిని అసంకల్పితంగా సుప్తచేతనావస్థ లో గ్రహిస్తాము అందువల్ల ఈ శిక్షణ పొందిన ప్రవర్తనలు మన ముఖములో భావోద్వేగాల వ్యక్తీకరణను నియంత్రించడానికి దోహదపడతాయి ఇప్పుడు మనం ఇంపాక్ట్ తన ముగ్గురు పెట్టుబడిదారులను ఎలా నమ్మించిందో మనం గమనించవచ్చు ఇక్కడ ఆ పెట్టుబడిదారుడి ముఖం లో రెండు పెదాలూ పైకి వెళ్లడాన్ని మనం గమనించవచ్చు ఇది ఒక చిన్న చిరునవ్వు ఇంకా రెండు పెదాల చివర్లు సమానంగా పైకి వెళ్లడం నిజమైన ఆనందాన్ని సూచిస్తుంది అదే ఇప్పుడు స్లో మోషన్ లో దగ్గరగా చూస్తున్నప్పుడు రెండు పెదాల చివర్లు కొద్దిగా పైకి వెళ్లి ఆ తరువాత మరికొంత పైకి లేస్తాయి దీనిబట్టి ఇది ఖచ్చితంగా నిజమైన చిరునవ్వు అని మనం తెలుసుకోవచ్చు ఈ ఉదాహరణ చాలా సులువైనది ఒక మామూలు సంతోషపు వ్యక్తీకరణ ఇప్పుడు దీన్ని మళ్లీ ఒకసారి గమనిద్దాం మీరు ఇక్కడ ఏం జరుగుతోందని అనుకుంటున్నారు అతను పెదాలను గట్టిగా అదిమి తన కోపానికి కారణమైన దానికేసి తీక్షణంగా చూస్తున్నాడు పెదాలను గట్టిగా అదమడం కోపం యొక్క లక్షణం అతను తలను కూడా ఆడిస్తున్నాడు కానీ అది సూక్ష్మ వ్యక్తీకరణ కింద రాదు ఇక్కడ మరికొంత ఉంది తలను ఆడించే ముందు అతని ముఖం కుడివైపు చిన్న కదలికను మనం గమనించవచ్చు ఇది తిరస్కారం లేక చులకన భావం యొక్క వ్యక్తీకరణ ఇంకా ఆధిక్య భావన అతను వింటున్న విషయం అతనికి నచ్చట్లేదు అతను చూస్తున్న విషయం అతనికి నచ్చట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చే వ్యక్తీకరణ కోపం మరియు తిరస్కారం యొక్క కలయిక ఇప్పుడు ఈ వ్యక్తీకరణను ఇంకా స్లో మోషన్ లో మరింత దగ్గరగా గమనిద్దాం ఇక్కడ మనకు కోపం మరియు తిరస్కారం కళ్ళకు స్పష్టంగా కనపడతాయి ఈ చిన్ని వణుకు కుడివైపు ఆ చిన్న కదలిక చులకన భావం యొక్క సంకేతాలు ఇవి ఈ ప్రత్యేకమైన క్షణంలో చాలా చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఈ విధమైన సంకేతాలను కోపం మరియు చులకన భావాలుగా మనం గుర్తించవచ్చు పాల్ ఎక్మాన్ లో ప్రాముఖ్యత కలిగినది అదేవిధంగా జాతీయ భద్రత కు సంబంధించి సమకాలీన బెదిరింపులను అర్థం చేసుకోవడంలో ఇంకా ఇటువంటి ఇతర పరిస్థితులలో ముఖ్యమైనది ఈ పరిశోధన యొక్క సామర్థ్యం వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ఈ ప్రాంతంలోకి ప్రవేశించడానికి మరియు విభిన్న రంగాలలో అధ్యయనం చేయడానికి ప్రోత్సహించింది ఈ విభాగంలో నేను చాలాసార్లు భావోద్వేగాల పరిశోధనలో మరియు అశాబ్దిక కమ్యూనికేషన్ యొక్క సూక్ష్మ వ్యక్తీకరణలను పరిశీలిస్తున్నారు ఈ నటుడు ప్రదర్శించిన అసహ్యం మరియు మోసం యొక్క వ్యక్తీకరణలను ఆయన పరిశీలించారు మీరు ఇప్పుడు కేటో కేలిన్ స్నేహరహిత పద్ధతిలో అతన్ని ప్రశ్నించటం గమనించవచ్చు 1993 చివర్లో అతను పౌలా బార్బియేరి చేస్తున్నాడు చేస్తున్నాడు కదా ఇక్కడ అతను చాలా కష్టపడుతున్నాడు అతను ఎలా అనుభూతి చెందుతున్నాడో మనం చూడవచ్చు అతను చాలా కోపంగా ఉండి అసహ్యం కోపం మరియు తిరస్కారం అనే సూక్ష్మ వ్యక్తీకరణలను చాలా త్వరగా ముఖం మీద చూపించాడు అతని వ్యక్తీకరణను నేను అనుకరించవచ్చు గాని అది సూక్ష్మ వ్యక్తీకరణ అయినందువల్ల చాలా త్వరగా వచ్చి పోతుంది మిస్టర్ కేలిన్ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మీ హాజరు కోసం చాలా డబ్బు సంపాదించారు అంతే కదా ఇక్కడ మీరు చూస్తున్నది తిరస్కారం ఇది కోపం మరియు అసహ్యం యొక్క కలయిక ఈరోజు మనం స్థూల మరియు సూక్ష్మ వ్యక్తీకరణలో తేడాలను మరియు మన వ్యక్తిగత ప్రవర్తనలో సూక్ష్మ వ్యక్తీకరణల అవగాహన యొక్క ప్రాముఖ్యతను చర్చించాము వచ్చే విభాగంలో చిరునవ్వు యొక్క వ్యక్తీకరణలు మరియు తల ఆడించడం యొక్క అర్ధ వివరణలు మొదలగు వాటి గురించి తెలుసుకుందాము ధన్యవాదములు